ఫాల్ట్ సిమ్యులేషన్ పై చర్చతో ప్రారంభిద్దాం ఫాల్ట్ సిమ్యులేషన్ చాలా ముఖ్యమైన సాధనం ఇది వివిధ దశలలో ఉపయోగించబడుతుంది మీరు దీనిని పరీక్ష ప్రవాహం అని చెప్పవచ్చు ఇది పరీక్ష తరంతో కలిపి ఉపయోగించబడుతుంది ఇది పరీక్ష ప్రవాహ చక్రం తరువాత ఉపయోగించబడుతుంది ఇది పరీక్షా వాహకాల నాణ్యతను పొందడానికి లేదా విశ్లేషించడానికి ఉపయోగించే సాధనం లాంటిది మరియు విశ్లేషణ ఫలితాన్ని బట్టి మీరు కొన్ని పరిష్కార చర్యలు తీసుకోవచ్చు కాబట్టి తప్పు అనుకరణ ఏమిటో చూద్దాం నెట్లిస్ట్ రూపంలో ఇచ్చిన సర్క్యూట్ పరీక్ష వెక్టర్స్ సమితి మరియు లోపాల సమితి లు తప్పు సిమ్యులేటర్కు ఇన్పుట్లు అయితే దీనిని తప్పు జాబితా అంటారు తప్పు సిమ్యులేటర్ ఏమి లెక్కిస్తుందో చూద్దాం సిమ్యులేటర్ ఈ పరీక్ష వెక్టర్స్ ద్వారా ఈ తప్పు జాబితా నుండి కనుగొనబడే లోపాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది T ద్వారా గుర్తించగలిగే F లోని లోపాల శాతం అదనంగా ఇంకా గుర్తించబడని లోపాలు ఏమిటి అనే దానిపై కొంత విలువైన సమాచారాన్ని కూడా ఇస్తుంది దీన్ని మేము ఈ విధమైన రేఖాచిత్ర రూపంలో చూపిస్తాము మాకు తప్పు సిమ్యులేటర్ ఉంది కాబట్టి ఇన్పుట్లలో ఒక ఇన్పుట్ సర్క్యూట్ నెట్లిస్ట్ గా ఇస్తాము రెండవ ఇన్పుట్ గా అన్ని లోపాల సమితిని ఇస్తాము లోపం ఏమైనా కుప్పకూలినా తర్వాత ఇది అసలు లోపాల సమితి అవుతుంది మరియు మూడవదిగా మనకు పరీక్ష వెక్టర్స్ సమితి ఉంటుంది మనకు అవుట్పుట్ వద్ద లభించేది తప్పు కవరేజీకి సంబంధించిన ఒక రకమైన గణాంకాలు అవి కనుగొనబడిన లోపాలు కనుగొనబడని లోపాలు మరియు మొదలైనవి నేను చెప్పినట్లుగా మనం వివిధ ప్రయోజనాల కోసం తప్పు అనుకరణ సాధనాన్ని ఉపయోగించవచ్చు ఇక్కడ నేను కొన్ని టెస్ట్ గ్రేడింగ్ ఉపయోగించి ఇచ్చిన పరీక్షా వెక్టర్ల సమితి యొక్క నాణ్యతను నిర్ణయించాను కొన్ని పరీక్ష వెక్టర్లను ఉత్పత్తి చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని అనుకుందాం అదే సర్క్యూట్ కోసం పరీక్ష వెక్టర్లను ఉత్పత్తి చేయడానికి నేను 2 ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగిస్తాను అవి T1 మరియు T2 అని అనుకుందాం ఇప్పుడు నేను ఏది మంచిది ఏది కాదు అని ప్రాప్యతను పోల్చాలనుకుంటున్నాను సాధారణంగా నేను ఈ ప్రయోజనాల కోసం తప్పు సిమ్యులేటర్ను ఉపయోగిస్తాను నేను నా సర్క్యూట్ మరియు ఈ సెట్ T1 తో లోపాల జాబితాను నడుపుతున్నాను నేను మళ్ళీ T2 తో నడుపుతున్నాను మరియు తప్పు కవరేజీని పోల్చుకుంటు ఏది సరైనది అని చూస్తున్నాను రెండవ ఉపయోగం పరీక్ష తరం ప్రక్రియలో ఉంది లోపం Fi ను గుర్తించడానికి ఇక్కడ మేము టెస్ట్ వెక్టర్ Ti ని ఉత్పత్తి చేస్తాము ఇప్పుడు ఇక్కడ తప్పు అనుకరణ ఉపయోగించబడుతుంది కాబట్టి మేము క్రొత్త టెస్ట్ వెక్టర్ Ti ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఇదే టెస్ట్ వెక్టర్ ద్వారా మిగతా ఏ ఏ లోపాలు గుర్తించబడుతున్నాయని తెలుసుకోవడానికి మేము వెంటనే తప్పు అనుకరణను నిర్వహిస్తాము ఇప్పుడు మీరు ఇక్కడ టెస్ట్ జనరేషన్తో పాటు ఫాల్ట్ సిమ్యులేషన్ను ఎందుకు ఉపయోగిస్తున్నారో చూస్తారు నేను మళ్ళీ ఈ పరీక్ష తరాన్ని పొందగలను ఇప్పుడు విషయం ఏమిటంటే పరీక్ష తరం తో పోలిస్తే తప్పు అనుకరణ యొక్క సంక్లిష్టత చాలా తక్కువ తప్పు అనుకరణతో పోలిస్తే పరీక్ష తరం చాలా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి పరీక్ష తరం అల్గోరిథం లేదా సాధనాన్ని ఎన్నిసార్లు నడపాలి అనేదాన్ని తగ్గించాలనుకుంటున్నాము నాకు 100 లోపాలు ఉన్నాయని అనుకుందాం ఈ లోపాల కోసం పరీక్షను ఉత్పత్తి చేయడానికి నేను టెస్ట్ జనరేషన్ సాధనాన్ని 100 సార్లు అమలు చేయాలా లేదా ఇప్పుడు చూద్దాం మొదటి తప్పు కోసం నేను పరీక్షను సృష్టించాను నేను వెంటనే తప్పు అనుకరణను నడుపుతున్నాను ఇది చాలా వేగంగా ఉందని నాకు తెలుసు మరియు తప్పు సిమ్యులేటర్ వెక్టర్ ఇతర 5 లోపాలను కూడా కనుగొంటుంది అని ఈ పరీక్ష నాకు చెబుతుంది కాబట్టి నేను ఆ 5 లోపాలను తప్పు జాబితా నుండి తొలగిస్తాను నా 100 లోపాల ప్రారంభ జాబితా ప్రక్రియలో త్వరగా తగ్గుతుంది మరియు నా మొత్తం సమయం చాలా తక్కువగా ఉంటుంది తప్పు నిర్ధారణ కొన్నిసార్లు లోపాలను అనుకరించడం ద్వారా లోపం యొక్క స్థానాన్ని అనుకరణ ద్వారా గుర్తించడానికి ప్రయత్నిస్తాము మరియు పరీక్షా సామర్థ్యం కోసం రూపకల్పనలో విధానాలు అంటే పరీక్షా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని అదనపు నియంత్రణ మరియు పరిశీలనాత్మక యంత్రాంగాన్ని అందించగల కొన్ని పాయింట్లను మేము గుర్తించగలము ఇది మళ్ళీ అనుకరణ ద్వారా చేయవచ్చు ఇప్పుడు లోపాలను ఎలా అనుకరించాలో చూద్దాం ఇక్కడ మనం పదేపదే సాధారణ లాజిక్ సిమ్యులేషన్ సాధనాన్ని ఉపయోగిస్తున్నాం లాజిక్ సిమ్యులేషన్ సాధనం అంటే ఏమిటో చూద్దాం లాజిక్ సిమ్యులేషన్ సాధనం అనేది ఇది ఒక సాఫ్ట్వేర్ ఇది సర్క్యూట్ నెట్లిస్ట్ను ఇన్పుట్గా మరియు మా టెస్ట్ వెక్టర్ను అవుట్పుట్గా తీసుకుంటుంది ఇది పంక్తుల వద్ద లాజిక్ విలువలను లెక్కిస్తుంది కాబట్టి దీనికి లోపాలతో సంబంధం లేదు కేవలం లాజిక్ విలువలు లెక్కిస్తుంది కాబట్టి దీనిని లాజిక్ సిమ్యులేషన్ అంటారు ఇక్కడ నేను F1 F2 నుండి Fm వరకు m సంఖ్య లోపాలు కలిగి ఉన్నానని అనుకుందాం ఇప్పుడు మేము ఏమి చేయాలో చూద్దాం మేము సర్క్యూట్ యొక్క దోష రహిత సంస్కరణను అనుకరిస్తాము దానిని మూలధన N అని పిలుద్దాం మరియు ఈ లోపాల సమక్షంలో లోపభూయిష్ట సంస్కరణలు ఇచ్చిన పరీక్షా వెక్టార్ యొక్క సమితికి సంబంధించిన వాటిని N1 N2 నుండి Nm వరకు పిలుద్దాం అక్కడ n పరీక్ష వెక్టర్స్ ఉన్నాయి అనుకుందాం కాబట్టి అవుట్పుట్లో అసమతుల్యత ఉంటే ఏదైనా లోపం ఉన్న టెస్ట్ వెక్టర్ కోసం లోపం కనుగొనబడిందని ఇది సూచిస్తుంది ఇంకా మేము ఇక్కడ ఏమి చేస్తున్నాము చూద్దాం మేము ఇక్కడ నుండి ఒక సమయంలో సర్క్యూట్లో లోపాన్ని చొప్పించాము కనుక అప్పుడు మేము నిజమైన విలువ లాజిక్ అనుకరణ చేస్తున్నాము నాకు ఇలాంటి సింపుల్ సర్క్యూట్ ఉందని అనుకుందాం ఇప్పుడు నేను లైన్లో 0 లోపం వద్ద చిక్కుకున్నాను ఇప్పుడు నేను ఏమి చేస్తానో చూద్దాం నేను ఒక చిన్న సర్క్యూట్ సవరణను చేస్తాను నేను ఇక్కడ స్థిరమైన లాజిక్ విలువను వర్తింపజేస్తాను ఆపై ఇది నా సర్క్యూట్ సవరణ అని అనుకరిస్తాను కాబట్టి ఇక్కడ నేను 0 వద్ద నిలిచిపోయిన ప్రభావాన్ని అనుకరించడానికి స్థిరమైన 0 ని వర్తింపజేస్తున్నాను ఇలా చేసిన తరువాత నేను సాధారణ నిజమైన విలువ అనుకరణను ఉపయోగించగలను నేను ఒక లాజిక్ విలువను వర్తింపజేస్తాను మరియు నా అవుట్పుట్ల విలువలు చూస్తాను కాబట్టి ప్రతి టెస్ట్ వెక్టర్ కోసం m లోపాలు కోసం మరియు తప్పు లేని సంస్కరణకు ఒక సారి అనుకరించాలి కాబట్టి ఇది m గుణించిన n యొక్క క్రమం కాబట్టి పరీక్ష వెక్టర్స్ సంఖ్య చాలా పెద్ద లోపాల సంఖ్యతో గుణించబడుతుంది ఇప్పుడు వివిధ ఫాల్ట్ సిమ్యులేషన్ అల్గోరిథంలను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు మనం ఇప్పుడు చూసినది మొదటి విధానం మిగిలినవి కొన్ని రకాల వేగవంతమైన సంస్కరణలు ఇది మనము ఇప్పటికే చూసిన సీరియల్ ఫాల్ట్ సిమ్యులేషన్ ఇది కొత్త విధానంnaive approach కాబట్టి దీనికి లాజిక్ సిమ్యులేషన్ అల్గోరిథం యొక్క చాలా పరుగులు అవసరమని మనము చూశాము ఇక్కడ n అనేది పరీక్ష వెక్టర్ల సంఖ్య మరియు m అనేది లోపాల సంఖ్య కాబట్టి అవి m లోపభూయిష్ట సర్క్యూట్లు సంఖ్య మరియు ఒక తప్పు మరియు ఒక తప్పు లేని సర్క్యూట్ అవుతాయి కాబట్టి ప్రతి పరీక్ష వెక్టర్ కోసం మనం చాలా అనుకరణలను నిర్వహించాలి కాబట్టి ప్రాథమిక దశలను ఈ విధంగా సంగ్రహించవచ్చు మేము మొదట అన్ని పరీక్ష వెక్టర్స్ కోసం ఫాల్ట్ ఫ్రీ సర్క్యూట్ను అనుకరిస్తాము మరియు ప్రతిస్పందనలను ఫైల్లో సేవ్ చేస్తాము ఒక సమయంలో మేము ఒక లోపాన్ని ఇంజెక్ట్ చేస్తాము సర్క్యూట్ నెట్లిస్ట్ను మేము చేయవలసిన విధంగానే సవరించుకుంటాము మీ సర్క్యూట్ నెట్లిస్ట్లో మీరు కొన్ని మార్పులు చేయవచ్చని నేను మీకు చూపించాను తద్వారా లోపం యొక్క ప్రభావాన్ని పొందుపరచడానికి మీరు సవరించిన నెట్లిస్ట్ను అనుకరించండి ప్రతి వెక్టార్ కోసం నెట్లిస్ట్ మరియు లోపం గుర్తించబడుతుందో లేదో తనిఖీ చేయడానికి మీరు సేవ్ చేసిన వాటితో ప్రతిస్పందనలను పోల్చండి కాబట్టి లోపం కనుగొనబడిందని మీరు చూస్తే లోపం కనుగొనబడిందని మీరు నివేదించవచ్చు మరియు మిగిలిన వెక్టర్స్ యొక్క అనుకరణను మీరు ఇప్పటికే నిలిపివేయవచ్చు ఎందుకంటే ఇది ఇప్పటికే కనుగొనబడిందని మీకు తెలుసు కాబట్టి మీరు మిగిలిన వెక్టర్లతో అనుకరించాల్సిన అవసరం లేదు వాస్తవానికి మొత్తం సమయం n కన్నా తక్కువ m ప్లస్ 1 గా ఉంటుంది ఇది గరిష్టంగా ఉంటుంది కాబట్టి లోపం కనుగొనబడిందని మీరు కనుగొన్న వెంటనే మీరు మిగిలిన వెక్టర్లకు అనుకరించాల్సిన అవసరం లేదు మేము తదుపరి లోపానికి వెళ్తాము ఇది చాలా సులభం మరియు ప్రయోజనం రెండవది మీకు దీని కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్గా అవసరం లేదు కేవలం ఒక లాజిక్ సిమ్యులేషన్ సాధనం సరిపోతుంది దీనిలో లోపం ఏమిటంటే సమయం సంక్లిష్టత m లోకి n యొక్క క్రమం ఇది చాలా ఎక్కువగా ఉంటుంది మరియు మీరు దీన్ని ఈవెంట్ నడిచే మోడ్లో ఉపయోగించలేరు మీరు గుర్తుచేసుకున్న ఈవెంట్ నడిచే మోడ్ అనుకరణ పద్ధతి ఇక్కడ నేను మొత్తం సర్క్యూట్లను అనుకరించను కొన్ని మార్పులు జరుగుతున్న సర్క్యూట్ల యొక్క భాగాన్ని మాత్రమే నేను అనుకరిస్తాను కాబట్టి అనవసరంగా నేను మొత్తం విషయాన్ని అనుకరించను కాని ఈ సీరియల్ పద్ధతి దురదృష్టవశాత్తు ఈవెంట్ నడిచే మోడ్లో ఉపయోగించబడదు కాబట్టి ఇప్పుడు మెరుగుదలలతో వద్దాం దటి పద్ధతిని సమాంతర తప్పు అనుకరణ అంటారు కాబట్టి ఇక్కడ ప్రధాన ప్రేరణ ఏమిటంటే ఒక పదంలో బహుళ బిట్స్ ఉంటాయి కొన్ని ఆధునిక యంత్రాలలో సాధారణంగా 32 లేదా 64 కూడా ఉంటాయి ఇక్కడ మేము డేటా యొక్క బహుళ బిట్ ప్రాతినిధ్య ప్రయోజనాన్ని పొందుతాము లేదా ఈ రకమైన తార్కిక ఆపరేషన్ బోధనా సెట్లో లభ్యమవుతుందని మాకు తెలుసు అయితే C వంటి భాషలో కూడా మనకు తార్కికం ఉంది మరియు ఆంపర్సండ్ లాజికల్ లేదా బార్ లేదా ఈ రకమైన ఆపరేషన్లు మీరు మొత్తం పదం మీద చేయవచ్చు నేను B మరియు C లకు సమానంగా వ్రాస్తే C లో అనుకుందాం కాబట్టి B 32 బిట్ పదం C 32 బిట్ పదం అని అనుకుందాం కాబట్టి చేపట్టేది బిట్ బై బిట్ మరియు A ఏ గా మీరు ఫలితం పొందుతారు ఇప్పుడు విషయం ఏమిటంటే ఒకే సూచనలో మీరు నిజంగా 32 AND కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు ఇక్కడ 32 బిట్స్ ఉన్నాయి కనుక 32 బిట్లలో ప్రతిదానికి బిట్ వారీగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక సమాంతరత ఉంది ఇది ఈ పద్ధతిలో దోపిడీ చేయబడుతుంది కాబట్టి మనం ఏమి చేయాలో చూద్దాం ఇక్కడ అనుకరణ యొక్క ప్రతి పాస్లో మనం తప్పు లేని సర్క్యూట్లను అలాగే తప్పు వెర్షన్ యొక్క W మైనస్ 1 ను అనుకరిస్తాము నేను ఒక ఉదాహరణతో వివరిస్తాను నా కంప్యూటర్ పదంలో నాకు W బిట్స్ ఉన్నాయి నేను ఒక బిట్ రిజర్వు చేసాను మొదటి బిట్ ఫాల్ట్ ఫ్రీ సర్క్యూట్ కోసం అనుకుందాం మరియు లోపాలలో ఒకదాని సమక్షంలో తప్పు ప్రవర్తనను సూచించినందుకు మిగిలిన W మైనస్ 1 బిట్ నేను రిజర్వు చేసాను ఒక సమయంలో నేను W మైనస్ 1 లోపాల కోసం ప్రవర్తనను సూచించగలను కాబట్టి ఎక్కువ సంఖ్యలో లోపాలు ఉంటే నేను దీన్ని చాలాసార్లు పునరావృతం చేయాలి కాబట్టి 1 పాస్ లో మనం చేసేది మొత్తం q లోపాలు ఉంటే కాబట్టి ఏ ఒక్క పాస్ వద్దనైనా నేను W మైనస్ 1 లోపాలతో అనుకరించగలను కాబట్టి నాకు చాలా పాస్ లలో W మైనస్ 1 సీలింగ్ ద్వారా q డివైడ్ అవసరం ఇక్కడ నేను ఈ W మైనస్ 1 బిట్స్లో చెప్పినట్లుగా బిట్స్లో లోపాలను హార్డ్ కోడింగ్ చేస్తాము అందుకే మనం తప్పు పడిపోవడాన్ని ఉపయోగించలేము అలాంటి దోషాన్ని తొలగించలేము కాబట్టి ఇక్కడ కూడా మనం అన్ని లోపాలతో అనుకరించాలి మనం లోపాలను ఎలా చొప్పించాలో ఒక ఉదాహరణ సహాయంతో చూద్దాం అక్కడ ప్రతిపాదించబడిన అనేక పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము ఒక పద్ధతిని వివరిస్తున్నాము మేము ఒక నిర్దిష్ట గేటుతో వివరిస్తాము నా సర్క్యూట్లో నాకు ఒక గేట్ ఉందని అనుకుందాం దీని అవుట్పుట్ లైన్ ను నేను Cl అని పిలుస్తాను ఇక్కడ మేము చెప్పేది ఏమిటంటే 2 వెక్టర్స్ Mz మరియు Mo లను అనుబంధించే ప్రతి పంక్తితో ఇవి లోపాల ప్రభావాన్ని చొప్పించడానికి ఉపయోగపడతాయి మీరు ఒక విషయం మాత్రమే గుర్తుంచుకోండి కాబట్టి మేము వెక్టర్స్ గురించి మాట్లాడినప్పుడల్లా నాకు ఇలాంటి వెక్టర్ ఉందని అనుకుందాం కాబట్టి ఈ వెక్టార్ యొక్క ఏదైనా నిర్దిష్ట బిట్ తప్పు Fi యొక్క ప్రభావాన్ని సూచిస్తుంది తప్పు Fi సంభవిస్తుంది ఆ లైన్లోని విలువ తర్కం విలువ ఏమిటో చూద్దాం అదేవిధంగా ఇతర బిట్స్ కొన్ని ఇతర లోపాల ప్రభావాన్ని సూచిస్తాయి అని గుర్తుంచుకోండి కాబట్టి ఈ బిట్స్ ఎలా కేటాయించబడతాయో ఇక్కడ మేము చెబుతున్నాము కాబట్టి మనం చెబుతున్న నియమం ఏమిటంటే ఇది ఒక AND గేట్ అని అనుకుందాం కాబట్టి నా 2 ఇన్పుట్ లైన్లకు అనుగుణమైన వెక్టర్స్ ఉన్నాయి నేను మొదట ఆ 2 వెక్టర్లలోని AND ను గణించాను దీనిని Z అని పిలుద్దాం Cl వద్ద లెక్కించిన లాజిక్ విలువను Z సూచిస్తుంది ఇప్పుడు నేను Z ను లెక్కించిన తరువాత లోపాల ప్రభావాన్ని ఇక్కడ చేర్చడానికి నేను బిట్లకు దిద్దుబాట్లు లేదా మార్పులు చేస్తాను I మరియు Z MZ తో లేదా MO తో ఉంటాయి ఇది సవరించిన లాజిక్ వ్యక్తీకరణ లేదా అవుట్పుట్ వద్ద ఉన్న పదం ఈ MZ మరియు MO బిట్స్ ఎలా కేటాయించబడతాయో చూద్దాం ఇది ఇక్కడ వివరించబడింది కాబట్టి మేము I th బిట్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి I th బిట్ తప్పు Fi కి అనుగుణమైన అనుకరణ విలువను సూచిస్తుంది కాబట్టి ఇది తప్పు లేని సంస్కరణ అంటే నేను మొదటి బిట్ గురించి మాట్లాడుతున్నాను అప్పుడు నేను బిట్ ను MZ to 1 MO to 0 గా చెప్పాను ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి I AND 1 తో ఉండిన లేదా I OR 0 తో ఉండిన అవి ఓకే విధంగా ఉంటాయి కాబట్టి నేను ఎటువంటి మార్పులు చేయను తప్పు లేని సంస్కరణ కోసం Z అనేది Z గా మిగిలిపోతుంది అదేవిధంగా Cl వద్ద లోపం లేని గేట్లో లేని చోట లోపం సంభవించినట్లయితే అప్పుడు కూడా నేను ఎటువంటి మార్పు చేయను MZ 1 గా మరియు MO 0 గా ఉంటాయి ఇక్కడ మనం Cl లో 0 లేదా 1 లోపం వద్ద చిక్కుకున్నప్పుడు మాత్రమే మార్పులు చేస్తాము కాబట్టి Cl లో 0 లోపం వద్ద ఇరుక్కుపోయి ఉంటే మేము సంబంధిత బిట్లను MZ MO రెండూ 0 0 గా చేస్తాము ఎందుకంటే నేను Z ఆంపర్సండ్ 0 చేస్తే అది 0 అవుతుంది కాబట్టి 0 వద్ద ఇరుక్కోవడాన్ని అనుకరించటానికి అదేవిధంగా 1 వద్ద నిలిచిపోవటానికి నేను రెండింటినీ 1 1 చేస్తాను Cl అనేది MZ 1 1 అంటే ఇక్కడ ఈ MZ కూడా 0 కావచ్చు 0 1 లేదా 1 1 అవ్వడానికి పట్టింపు లేదు ఇక్కడ ఇది 1 1 అని అనుకుందాం కాబట్టి I AND Z 1 తో Z I OR 1 తో మారుతుంది కాబట్టి ఇది బలవంతంగా 1 అవుతోంది మరొక OR 1 తో 1 అవుతోంది కాబట్టి నేను 1 వద్ద నిలిచిపోతున్నాను కాబట్టి ఈ I th బిట్ ఈ ప్రత్యేకమైన పంక్తిలో 0 లేదా 1 లోపం వద్ద ఇరుక్కుపోయి ఉంటే అప్పుడు మాత్రమే మేము ఈ విధమైన సంబంధిత బిట్లను మారుస్తాము లేకపోతే బిట్స్ 1 0 అని చెప్పాము ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం AND గేట్ NOR గేట్ మరియు OR గేట్లతో కూడిన సాధారణ ఉదాహరణ మనకు ఉందని అనుకుందాం ఉదాహరణకు నా పద పరిమాణం 5 అని అనుకుంటే మొదటి బిట్ తప్పు లేనిదని సూచిస్తుంది తదుపరి 4 బిట్ లోపాలను సూచిస్తుంది మనము ఈ 4 లోపాలను అనుకరించాలని అనుకుందాం C 0 వద్ద నిలిచిపోయింది F 0 వద్ద నిలిచిపోయింది E 0 వద్ద నిలిచిపోయింది మరియు 1 వద్ద నిలిచిపోయింది కాబట్టి సర్క్యూట్లో చాలా పంక్తులు ఉన్నాయి అవి B C D E F మరియు G ఈ పట్టికలో మేము సంబంధిత MZ మరియు MO విలువలను చూపుతున్నాము వీటిని మేము అనుకరణ ప్రారంభంలో పరిష్కరించాము ఒక పంక్తిలో A లో లోపం లేదని అనుకుందాం కాబట్టి మీరు చూసేటప్పుడు అన్ని బిట్లకు ఇది 1 0 1 0 1 0 అవుతుంది కాబట్టి MZ అన్నీ 1 MO అన్నీ 0 అవుతాయి అదేవిధంగా B జాబితాలో తప్పు లేదు కాబట్టి B కూడా 1 0 1 0 అన్నీ 1 అన్నీ 0 లాగా ఉంటుంది కానీ మీరు C కి వచ్చినప్పుడు రెండవ బిట్ C 0 లో నిలిచిన దోషాన్ని అనుకరిస్తుందని మీరు చూస్తారు కాబట్టి మేము రెండవ బిట్ కోసం చూస్తాము మేము దీన్ని 0 మరియు 0 గా చేసాము కానీ మిగిలినవి 1 0 1 0 1 0 1 0 గా ఉంటాయి d లో మళ్ళీ లోపం లేదు కాబట్టి d అన్నీ 1 0 గా ఉంటాయి e లో రెండు లోపాలు ఉన్నాయి చివరి 2 బిట్స్ 0 వద్ద మరియు 1 వద్ద ఇరుక్కుపోయాయి కాబట్టి మీరు చివరిది కాని 1 బిట్ కోసం చూస్తారు 0 మరియు 0 ని ఉంచుతారు 1 వద్ద చిక్కుకున్నట్లు అనుకరించడానికి బిట్ 1 మరియు 1 1 0 1 0 1 0 ను ప్రారంభిద్దాం F లో మిడిల్ బిట్ 1 వద్ద నిలిచిపోయింది కాబట్టి మిడిల్ బిట్ 1 మరియు 1 గా ఉంటుంది g తప్పు లేదు అన్నీ 1 0 గా ఉన్నాయి కాబట్టి మేము ఈ వెక్టర్లను ఒక ప్రియోరిని పరిష్కరిస్తాము అప్పుడు మేము a 1 తో బి 1 తో అనుకరించాలని అనుకుంటాం కాబట్టి మేము వెక్టార్తో ప్రారంభిస్తాము ఇక్కడ అన్ని కేసులకు a 1 గా బి 1 గా ఉంటాయి కాబట్టి ఇది దోష రహిత సర్క్యూట్కు 1 తప్పు సర్క్యూట్లకు కూడా మేము అదే ఇన్పుట్లను a అన్నీ 1 b అన్నీ 1 గా వర్తింపజేస్తున్నాము ఇప్పుడు మీరు క్రమంగా C కోసం అనుకరణను నిర్వహిస్తారు ఇది ఫ్యాన్ అవుట్ కనెక్షన్లు ఎందుకంటే ఇక్కడ నుండి d ను మొదలుపెడతాం మరియు ఇక్కడ d లో మీరు ఏమి చేస్తారు చూద్దాం మీరు సమీకరణం మరియు MZ లేదా MO లను గుర్తుకు తెచ్చుకోండి కాబట్టి వస్తున్న ఈ 1 1 మరియు MZ అన్నీ 1 గా లేదా MO అన్నీ 0 గా ఉంటాయి కాబట్టి ఇది మారదు అన్నింటికీ ఉంటుంది C కి రండి ఇది కూడా ఫ్యాన్అవుట్ బ్రాంచ్ అదే 1 1 1 1 1 ఇక్కడ Z అవుతుంది కాబట్టి ఈ బిట్ 0 అవుతుంది కాబట్టి ఈ రెండవ బిట్ 0 అవుతుంది ఇప్పుడు మీరు AND తీసుకున్నప్పుడు ఈ 2 వెక్టర్ల 1 1 1 1 1 మరియు 1 0 1 11 ను బిట్ బై బిట్ గా తీసుకుంటారు కాబట్టి ఇది 1 0 1 1 1 అవుతుంది అంటే Z అప్పుడు మీరు e తో దిద్దుబాటు చేస్తారు దీనితో ఈ బిట్ కూడా 0 అవుతుంది లేదా దానితో ఆ బిట్ 1 అవుతుంది కాబట్టి ఇప్పుడు e 1 0 1 0 1 0 1 అవుతుంది అదేవిధంగా నాట్ గేట్ 1 1 1 1 1 0 0 0 0 0 గా అవుతుంది అప్పుడు లోపం యొక్క ప్రభావాన్ని AND తో మరియు OR తో ఇంజెక్ట్ చేయండి అప్పుడు ఈ మిడిల్ బిట్ చివరకు 1 అవుతుంది లేదా AND మరియు OR లో లోపం లేదు అని అర్థం కాబట్టి మీరు చివరకు అవుట్పుట్ వద్ద పదాన్ని పొందినప్పుడు మీ తప్పు లేని అవుట్పుట్ 1 అవుతుంది 0 బిట్స్ ఎక్కడ ఉన్నాయో 2 సున్నాలు అక్కడ ఉన్నాయని మీరు తనిఖీ చేస్తారు అంటే C 0 వద్ద నిలిచిపోతుంది ఇది e 0 వద్ద నిలిచిపోతుందిని అర్థం అంటే C 0 మరియు e 0 వద్ద ఇరుక్కున్నవి రెండూ ఈ వెక్టర్ ద్వారా గుర్తించబడుతున్నాయి మరియు ఈ 1 పాస్లో ఈ 4 లోపాలు మనం సమాంతరంగా అనుకరించాము ఇది 32 బిట్ పదం కాదా అని మీరు చూస్తారు మీరు 31 లోపాలను కలిసి అనుకరించవచ్చు ఇది ఒక ప్రయోజనం కానీ ఓవర్ హెడ్ ఏమిటంటే మీరు ఈ MZ మరియు Mo లను ఉపయోగించాలి మరియు ప్రతి గేటును సాధారణంగా అంచనా వేయడానికి మీకు AND గేట్ మాత్రమే అవసరం కానీ ఇక్కడ మూల్యాంకనం తర్వాత కూడా మీకు అదనపు AND అవసరం మరియు ఈ దిద్దుబాటు కోసం అదనపు OR ఆపరేషన్ అవసరం ఇది ఓవర్ హెడ్ కాబట్టి MZ మరియు Mo ఉపయోగించి ప్రతి లైన్లో 2 అదనపు ఆపరేషన్లు అవసరం ఈ పద్ధతి సీరియల్ ఫాల్ట్ సిమ్యులేషన్ కంటే స్పష్టంగా వేగంగా ఉంటుంది కానీ ప్రతికూలత ఏమిటంటే ఇది కాంబినేషన్ సర్క్యూట్లకు మాత్రమే వర్తిస్తుంది మరియు ఇది ఈవెంట్ నడిచే మోడ్ను ఉపయోగించదు ఎందుకంటే మీరు వేర్వేరు బిట్స్లో వేర్వేరు లోపాలను ఇంజెక్ట్ చేస్తున్నారు అలాంటి సంఘటనలను మీరు గుర్తించలేరు నేను ఈ భాగాన్ని అనుకరించాలి ఆ భాగాన్ని కాదు కానీ అన్ని లోపాలను అనుకరించాలి ఇప్పుడు ఇదే పద్ధతులు మీరు కొంచెం సవరించగలిగితే మీరు మూడవ విధానాన్ని పొందుతారుదానిని చూడటానికి ప్రయత్నిద్దాం సమాంతర లోపాల అనుకరణలో మేము ఏమి చేస్తున్నాము చూద్దాం మేము ఒక సమయంలో ఒక పరీక్ష వెక్టర్తో కలిసి అనేక లోపాలను అనుకరిస్తున్నాము కాబట్టి అన్ని పంక్తులలో MZ Mo కలిగి ఉండటం ద్వారా అనేక లోపాలను ఎలా అనుకరించారు చూద్దాం కాబట్టిఇందులో కష్టం లేదా లోపం ఏమిటి చూద్దాం ప్రతి లైన్ గణన మాకు అనుకరణ ప్రాసెసింగ్ సమయంలో ఒక అదనపు AND ఒక అదనపు OR ఆపరేషన్ అవసరం కానీ మనం దీన్ని వేరే విధంగా చేస్తామని అనుకుందాం వేరే మార్గం ఏమిటి చూద్దాం మేము ఒక సమయంలో ఒక లోపాన్ని ఇంజెక్ట్ చేస్తాము ఒక సమయంలో ఒక లోపం అంటే మనం ఇంతకు ముందు చెప్పినట్లే నెట్లిస్ట్ను సవరించవచ్చు మరియు మేము సమాంతర అనుకరణను చేస్తాము కానీ ఇప్పుడు వేర్వేరు బిట్స్ వేర్వేరు పరీక్ష వెక్టర్లను సూచిస్తాయి వేర్వేరు లోపాలను కాదు మేము వేర్వేరు పరీక్ష వెక్టర్లతో కలిసి అనుకరిస్తున్నాము కాబట్టి ప్రయోజనం ఏమిటి చూద్దాం ఇప్పుడు మేము ఆ MZ మరియు Mo లతో దూరంగా ఉన్నాము మాకు MZ Mo లేదు ఇక్కడ ఒక సమయంలో 1 లోపాన్ని ఇంజెక్ట్ చేయడం అంటే మేము నిజంగా సర్క్యూట్ల నెట్లిస్ట్ను సవరించుకుంటున్నాము మేము వేర్వేరు వెక్టర్లతో బిట్లను ప్యాక్ చేస్తున్నాము మరియు మీరు వాటిని కలిసి అనుకరిస్తున్నారు ఇది మునుపటి పద్ధతి ఫలితం ఏమిటంటే సమాంతర తప్పు అనుకరణతో పోలిస్తే వేగంగా నడుస్తుంది ఎందుకంటే MZ మరియు Mo వెక్టర్లను నిల్వ చేసి ప్రాసెస్ చేయవలసిన అవసరం మనకు లేదు ఇక్కడ నేను చెప్పినట్లుగా లోపభూయిష్ట సర్క్యూట్లను సమాంతరంగా అనుకరించడానికి బదులుగా మేము పరీక్ష వెక్టర్ల సమితిని సమాంతరంగా అనుకరిస్తాము కాబట్టి మేము తప్పు జాబితాలో ఉంటే q లోపాలు ఉంటాయి కాబట్టి ఒక సమయంలో మీరు 1 తప్పును అనుకరిస్తున్నారు కాబట్టి పూర్తిగా మీకు q ప్లస్ 1 ఫాల్ట్ ఫ్రీ సిమ్యులేషన్ అవసరం మరియు ఈ q లోపాలకు ప్రతి పాస్ లో మీరు అన్ని పరీక్ష వెక్టర్లతో అనుకరిస్తున్నారు మీరు టెస్ట్ వెక్టర్స్తో ఎలా అనుకరిస్తున్నారో నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాను నాకు 4 బిట్ సర్క్యూట్లు ఉన్నాయని అనుకుందాం సర్క్యూట్ల కోసం ఇన్పుట్లు T1 T2 T3 T4 అని అనుకుందాం సర్క్యూట్ల ఇన్పుట్లు A B C D అనుకుందాం పరీక్ష వెక్టర్స్ ఈ క్రింది విధంగా T1 0 1 0 1 T2 1 1 0 0 T3 1 0 0 1 T4 0 0 1 1 ఉన్నాయని అనుకుందాం కాబట్టి ఇప్పుడు మనకు పదాన్ని ప్యాక్ చేసినప్పుడు ఈ సందర్భంలో మనకు 4 బిట్ పదం ఉందని అనుకుందాం మొదటి బిట్ T1 ను సూచిస్తుంది రెండవ బిట్ T2 ను సూచిస్తుంది మూడవ బిట్ T3 ను సూచిస్తుంది 4 బిట్ T4 ను సూచిస్తుంది కాబట్టి A అబద్ధానికి 1 పదం B అబద్ధానికి 1 పదం మరియు మొదలైనవి ఉంటాయి కాబట్టి A అబద్ధం కోసం పదం 0 1 1 0 అవుతుంది అదేవిధంగా B పంక్తికి పదం 1 1 0 0 అవుతుంది నా సర్క్యూట్లలో నాకు ఒక దృష్టాంతం ఉంటే A మరియు B ను నడుపుతున్న AND గేట్ అని అనుకుందాం నేను ఈ రెండింటి యొక్క AND దిద్దుబాటు దశలు లేకుండా నేరుగా అది బిట్ బై బిట్ తీసుకోవచ్చు ఇప్పుడు అది 0 1 0 0 అవుతుంది కాబట్టి అవుట్పుట్ వెక్టర్ 0 1 0 మరియు 0 గా ఉంటుంది ఇది మీరు చూడగలిగినంత వేగంగా ఉంటుంది కాబట్టి ఇది సమాంతర లాజిక్ సిమ్యులేషన్ కంటే స్పష్టంగా వేగంగా ఉంటుంది ఎందుకంటే లోపం వైపు తప్ప ఇతర భాగాలు మనం ఎటువంటి మార్పులు చేయలేదు ఈ విధంగా మీరు ప్రత్యేక ఉపన్యాసం చివరికి వస్తారు తరువాతి ఉపన్యాసంలో మేము ఒక జంటను చూస్తాము మీరు చాలా ఆసక్తికరంగా ఉంటారు మరియు తప్పు అనుకరణ కోసం మీరు మరింత శక్తివంతమైన పద్ధతులను చెప్పగలరు ఇక్కడ అన్ని లోపాలు కలిసి అనుకరించబడతాయి అక్కడ చాలా బాగా నిర్వచించబడిన టెక్నిక్ ఉంది అది మేము ఇక్కడ ప్రదర్శిస్తాము ఇక్కడ లోపాలు అన్నీ కలిసి నిర్వహించబడతాయి మరియు మరొక విషయం కూడా ఈ ప్రక్రియ ఈవెంట్ నడపబడుతుందని నిర్ధారిస్తుంది సర్క్యూట్ల యొక్క భాగాలను మేము ప్రాసెస్ చేయము అక్కడ ఎటువంటి మార్పులు ప్రక్రియను మరింత వేగంగా చేయవు కాబట్టి ఇది మన తదుపరి ఉపన్యాసంలో చర్చిస్తాము